హలో మరియు నేటి ఉపన్యాసానికి స్వాగతం లాస్ లెస్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ నెట్వర్క్ పై మన చర్చను కొనసాగిస్తాము కాబట్టి మునుపటి ఉపన్యాసం గురించి కొంచెం సమీక్షించుకుందాం కాబట్టి మనము మునపటి ఉపన్యాసంలో ZL10 j 10Ω తీసుకున్నాము ఆపై మనము దానిని స్మిత్ చార్టులో గుర్తించాము ఈ నిర్దిష్ట సర్కిల్ లోపల ఏదైనా ఇంపిడెన్స్ విలువ ఉన్నట్లైతే ఈనిర్దిష్ట పద్ధతిని ఉపయోగించి మీరు ఏమి చేస్తున్నారో నేను పేర్కొనాలనుకుంటున్నాను మీరు ఇక్కడ ఇంపిడెన్స్ విలువను గుర్తించండి మీరు పైకి వెళ్ళవచ్చు లేదా మీరు క్రిందికి వెళ్ళవచ్చు పాయింట్ ఇక్కడ లేదా ఇక్కడ లేదా ఇక్కడ లేదా ఇక్కడ కావచ్చు కాబట్టి మీరు పైకి లేదా క్రిందికి వెళ్ళవచ్చు ఆపై ఇక్కడ నుండి రిఫ్లెక్షన్ తీసుకొని ఆపై నేను బుల్ ఐbull's eye అని పిలిచే సెంటర్ పాయింట్ కు చేరుకుంటారు దీని గురించి ఆలోచించండి మీరు ఏదో లక్ష్యంతో ఉన్నారని మీకు తెలుసు మీరు ఇక్కడకు చేరుకుంటారు కాబట్టి అప్పుడు మీరు ఏమి చేయాలి మీరు ఇక్కడ నుండి ఇక్కడకు కరక్షన్ చేయాలి తద్వారా లాసెస్ తక్కువగా ఉంటాయి మరియు గరిష్ట పవర్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది కాబట్టి డార్ట్ ఆటలో ఏమి జరుగుతుంది మీరు ఇక్కడ తక్కువ మార్కులు పొందుతారు మరియు మీకు ఇక్కడ గరిష్ట మార్కులు లభిస్తాయి కాబట్టి అక్కడ మీరు మీ మార్కులను పెంచడానికి ప్రయత్నిస్తారు మనము ఆ పవర్ ట్రాన్స్ఫర్ ని పెంచడానికి ప్రయత్నిస్తాము కాబట్టి ఈనిర్దిష్ట వృత్తం లోపల ఉన్న ఏదైనా ఇంపిడెన్స్ విలువ కు ఈ విధానాన్ని ఉపయోగించవచ్చు అప్పుడు మనము ఒక సందర్భం లో సాధ్యం అయ్యే రెండు డిజైన్ లను చూశాము మరియు మనము ఈ నిర్దిష్ట నెట్వర్క్ను రియలైజ్ చేసాము మరొక సందర్భంలో మనము ఈ నిర్దిష్ట నెట్వర్క్ను రియలైజ్ చేసాము ఆపై మనము హై పాస్ డిజైన్ వర్సెస్ లో పాస్ డిజైన్ యొక్క పోలిక చూశాము మరియు హై పాస్ డిజైన్ కంటే లో పాస్ డిజైన్ సాధారణంగా ఉత్తమం అని నేను పేర్కొన్నాను అప్పుడు మనము మరొక ఉదాహరణ రెండు తీసుకున్నాము ఇప్పుడు ఈనిర్దిష్ట సందర్భం లో ఇంపిడెన్స్ ఇక్కడ లేదు వాస్తవానికి ఇంపిడెన్స్ విలువ ఈనిర్దిష్ట వృత్తం లోపల ఉంది కాబట్టి ఎప్పుడైతే ఈనిర్దిష్ట వృత్తం లో ఇంపిడెన్స్ ఉంటుందో ఇప్పుడు నేను ZL ను 100 j 30 గా ఉన్న ఒక ఉదాహరణ తీసుకుంటున్నాను కాని ఈ ప్రత్యేక ప్రాంతం లో మీకు ఏ ఇతర ఇంపిడెన్స్ విలువ ను కలిగి ఉన్నా ఈ ప్రత్యేక భావన వర్తిస్తుంది కాబట్టి మీరు ZL నుండి ఇక్కడకు వెళ్లలేరు ఎందుకంటే మీరు ఈనిర్దిష్ట వృత్తం లోపల లేరు కాబట్టి సెంట్రల్ పాయింట్ ద్వారా రిఫ్లెక్షన్ ను తీసుకొని పాయింట్ 2 కి చేరుకోండి పాయింట్ 2 వద్ద yL యొక్క సంబంధిత విలువ ను పేర్కొనండి ఈనిర్దిష్ట విలువ ద్వారా ఇవ్వబడినది అప్పుడు మీరు ఈ నిర్దిష్ట స్థిరమైన వృత్తం వెంట వెళ్తారు మరియు మీరు ఇక్కడకు వెళ్తున్నప్పుడు మీరు y1 అనే క్రొత్త విలువను పేర్కొంటారు రియల్ పార్ట్ ఇలాగే ఉంటుందని గుర్తుంచుకోండి ఇమేజినరీ పార్ట్ మాత్రమే మారుతుంది కాబట్టి మనం ఏమి చేయాలి మనము y లో ఏదో జోడించాలి కాబట్టి y లో చేర్చవలసినది ఏదైనా షంట్లో ఉండాలి కాబట్టి మనం 0 14 నుండి 0 5 వరకు జోడించాల్సిన అవసరం ఉంది కాబట్టి డిఫరెన్స్ ఎంత డిఫరెన్స్ 0 36 గా అవుతుంది మరియు y లో మనం 0 36 ను జోడించాలనుకుంటున్నాము మరియు y లో ఎల్లప్పుడూ ఇది కెపాసిటెన్స్ అవుతుంది దీనిని ఇక్కడ ఈ దశలో చూపించాను కాబట్టి షంట్ కెపాసిటెన్స్ b విలువ 0 36 గా ఉంటుందని మీరు చూడవచ్చు మరియు మనము jωC లేదా j ను రెండు వైపుల నుండి తొలగించబడిందని చెప్పవచ్చు కాబట్టి ωC 0 36 50 గా ఉంటుంది ఇది డీనార్మలైస్డ్ విలువ మరియు తరువాత ఇక్కడ నుండి మనము 2 GHz వద్ద C విలువ ను లెక్కించవచ్చు కాబట్టి ఇది కెపాసిటెన్స్ యొక్క విలువ ఇది షంట్ లో ఉంచాలి కాబట్టి మనము ఇప్పుడు y1 నుండి z1 కి రిఫ్లెక్షన్ తీసుకున్నాము ఇప్పుడు z1 యొక్క రియల్ పార్ట్ ఒకటిగా ఉండాలి లేకపోతే మీరు పొరపాటు చేసారు అని పరిగణించండి ఇప్పుడు j ఇమాజినరీ విలువను గమనించండి j 1 1 మనం j 1 1 ను జోడించాలి కాబట్టి మనము j 1 1 ను జోడించాలి మరియు మనము ఇంపిడెన్స్ లో జోడించాలి మరియు ఇంపిడెన్స్లో జోడించాల్సినది ఏదైనా అది సిరీస్లో ఉండాలి మరియు j విలువ ωL ను లేదా jωL ను సూచిస్తుంది j ఇక్కడ కూడా ఉంటుంది మరియు అది 55 Ω గా వస్తుంది మరియు ఇక్కడ నుండి మనము ఇండక్టెన్స్ విలువను కనుగొనవచ్చు మరియు ఇది సిరీస్ లో ఉంటుంది కాబట్టి ఇక్కడితో డిజైన్ పూర్తవుతుంది కాబట్టి మనకు zLకెపాసిటెన్స్తో సమాంతరంగా ఉంటుంది మరియు తరువాత ఇండక్టెన్స్తో సిరీస్లో ఉంటుంది ఇప్పుడు మీరు ఈ విలువలు చాలా చిన్నవి అని గమనించవచ్చు మరియు ఇది జరుగుతుంది అందుకే 1 లేదా 2 GHz కి మించి తే మనము లంపుడ్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ను సాధారణంగా సిఫారసు చేయము సరే ఎందుకంటే ఈ కాంపోనెంట్స్ విలువలు చాలా చిన్నవిగా మారతాయి ఎందుకంటే ఇవి తక్కువ ఫ్రీక్వెన్సీ వద్ద మాత్రమే మంచి డిజైన్లు గా పరిగణించబడతాయి కాబట్టి సాధారణంగా అధిక ఫ్రీక్వెన్సీ వద్ద మనం ఏమి చేయాలి కొంచెంసేపు తరువాత నేను మీకు చెప్తాను కానీ దీని కోసం ప్రత్యామ్నాయ డిజైన్ ను కూడా చూద్దాం మరియు ఈసారి మనము ఏమి చేసాము ఈ zL ఇక్కడికి వెళ్తుంది పైకి వెళ్లడానికి బదులుగా మనం దిగువకు వెళ్తున్నాము కాబట్టి మీరు దిగువకు వెళుతున్నట్లయితే ఇది j 0 14 మీరు ఈ విలువను గుర్తించండి అంటే ఇప్పుడు మనం j 0 64 ను జోడించాలి మరియు మనము y లో జతచేస్తున్నందున మరియు నెగిటివ్ విలువ అయినందున అది షంట్ ఇండక్టర్ అవుతుంది మరియు ఇక్కడ నుండి మీరు ఇండక్టర్ యొక్క విలువను లెక్కించవచ్చు ఆపై ఇక్కడ నుండి సెంట్రల్ పాయింట్ ద్వారా పాయింట్ z2 కు వెళ్తుంది మీరు ఈ ఇంపిడెన్స్ మ్యాచింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడల్లాదయచేసి ఒక విషయం గుర్తుంచుకోండి టైటిల్లోని సంఖ్యలను గుర్తించడం చాలా ముఖ్యం సరే ఉదాహరణకు మొదట మీరు zL ను రాయండి రెండవది yL ను వ్రాయండి మీరు వ్రాసిన ఈ y2 ను ఇక్కడి నుండి తరలిస్తున్నారు మీరు రిఫ్లెక్షన్ తీసుకొని z2 ను రాయండి ఆపై ఇప్పుడు ఈ సమయంలో మనం j 1 1 ను జోడించాలి కాబట్టి j 1 1 కెపాసిటెన్స్ అవుతుంది మరియు ఇది సిరీస్లో ఉంటుంది కాబట్టి ఇది సిరీస్ కెపాసిటెన్స్ ఇది మనం జోడించాల్సినది మరియు ఇది కెపాసిటెన్స్ విలువ అవుతుంది ఇది సాపేక్షంగా ఒక డిజైన్ను పూర్తి చేస్తుంది మునుపటి విలువలతో పోల్చితే ఈ విలువలు మరింత సులభంగా లభిస్తాయి అయితే మళ్ళీ ఈ డిజైన్ చాలా మంచి డిజైన్ కాదు ఇది హై పాస్ ఫిల్టర్ లాగా ఉంటుంది అయితే మునుపటిది లోపాస్ ఫిల్టర్ కాబట్టి ఇప్పటివరకు మనము లంపుడ్ ఎలిమెంట్ ఉపయోగించి రెండు వేర్వేరు డిజైన్లను తీసుకున్నాము ఒక డిజైన్ లో zL విలువను ఒక నిర్దిష్ట సర్కిల్ లోపల కలిగి ఉన్నట్లు తీసుకున్నాము మరొక డిజైన్ లో మనము లోడ్ ఇంపిడెన్స్ ఈనిర్దిష్ట వృత్తం లోపల కలిగి ఉన్నాము కాబట్టి ఇప్పుడు ఇంపిడెన్స్ ఇక్కడ ఎక్కడో లేదా ఎక్కడో ఉంది అని అనుకుందాం అప్పుడు ఏమి జరుగుతుంది ఆ సందర్భంలో మీరు నిజంగా ఈ రెండు విధానాలలో దేనినైనా ఉపయోగించవచ్చు కాబట్టి ఈ రెండు విధానాలు ఏమిటి లోడ్ ఇంపిడెన్స్ ఈనిర్దిష్ట వృత్తంలో ఉంటే సాధారణంగా మనము ఏమి చేశాము మనం సిరీస్లో ఏదో జత చేసాము మరియు ఆ రిఫ్లెక్షన్ ను తీసుకున్నాము మరియు తరువాత y సమాంతరంగా ఉంది ఈ సందర్భంలో ఏమి జరిగింది మనము రిఫ్లెక్షన్ ను తీసుకున్నాము మనము y కి చేరుకున్నాము మరియు తరువాత మనము y లో ఏదో జోడించాము ఇది షంట్ అవుతుంది కాబట్టి ఈ ప్రత్యేక సమయంలో పాయింట్ ఇక్కడ ఎక్కడో ఉంటే మీరు ఏమి చేస్తారు మీరు సిరీస్లో ఏదో జోడించి ఈనిర్దిష్ట పాయింట్ కు చేరుకుంటారు ఇక్కడ నుండి రిఫ్లెక్షన్ ను తీసుకోండి మరియు ఇది y 1 jb మీరు y కు jb ని జోడిస్తారు మరియు అది కెపాసిటెన్స్ అవుతుంది మీరు సెంటర్ పాయింట్ కు చేరుకుంటారు పాయింట్ ఇక్కడ ఎక్కడో ఉందని పరిగణించండి అప్పుడు మీరు ఏమి చేయవచ్చు మీరు మళ్ళీ సిరీస్లో ఏదో జోడించవచ్చు ఆపై ఈ పాయింట్ కు చేరుకోవచ్చు రిఫ్లెక్షన్ తిరిగి ఇక్కడకు వస్తుంది జాగ్రత్తగా చూడండి ఏదేమైనా ఇక్కడ నుండి మీరు ఈ తరహాలో సిరీస్కి వెళ్లే బదులు మరొక పని కూడా చేయవచ్చు మీరు నిజంగా రిఫ్లెక్షన్ తీసుకొని y కి వెళ్ళవచ్చు ఆపై మీరు షంట్లో ఏదో ఒకటి జోడించవచ్చు మరియు ఇక్కడకు చేరుకోవచ్చు అప్పుడు మీరు సిరీస్లో ఏదో జోడించవచ్చు కాబట్టి ఈ సర్కిల్లో లేదా ఇక్కడ ఉన్న ఈ ప్రత్యేక సర్కిల్లో ఇంపిడెన్స్ లేనప్పుడు సమస్యలను పరిష్కరించడానికి అనేక మార్గాలు ఉన్నాయి కాబట్టి ఇంపిడెన్స్లు ఇక్కడ ఉన్నప్పుడు మీకు ఎల్లప్పుడూ ఎంపిక ఉంటుంది లేకపోతే ఇక్కడ మీరు మొదటి భాగం మరియు సిరీస్ను షంట్లో చేర్చవచ్చు లేదా మొదటి భాగం షంట్లో ఉండవచ్చు లేదా రెండవ భాగం సిరీస్లో కావచ్చు సరే ఇప్పుడు ఆ డిజైన్ పూర్తయిన తర్వాత ఇప్పుడు మనం PCB డిజైన్ చేయాలి PCB అంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ కాబట్టి మనం ఎలా చేయాలో చూద్దాం కాబట్టి ఇక్కడ ఇది లోడ్ గా పరిగణించండి కాబట్టి లోడ్ నుండి మనం ఒక చిప్ ఇండక్టర్ ను జోడించండి ఇది మునుపటి డిజైన్ అని పరిగణించండి ఇది లోపాస్ ఫిల్టర్ డిజైన్ కానీ ఇది ఏమైనా సందర్భాన్ని అనుసరించి చిప్ కెపాసిటర్ కావచ్చు చిప్ ఇండక్టర్ కావచ్చు కాబట్టి ఇప్పుడు మనం చిప్ ఇండక్టర్ను జోడించబోతున్నాం కాబట్టి PCB లేఅవుట్ అంటే ఇదే అవుతుంది అది యాంప్లిఫైయర్ అవుతుంది వాస్తవానికి యాంప్లిఫైయర్ డిజైన్ చేసిన తర్వాత అదే PCB లో భాగం కావచ్చు మీరు అదే సబ్స్ట్రేట్న్ని ఉపయోగిస్తారు కాబట్టి మనం ఏమి చేయాలి సాధారణంగా ఇది 50Ω లైన్ గా ఉపయోగించబడుతుంది కాబట్టి మీరు తీసుకున్న సబ్స్ట్రేట్కు అనుగుణమైన 50 Ω లైన్ వెడల్పును మీరు లెక్కిస్తారు మరియు మైక్రో స్ట్రిప్ లైన్ కోసం సూత్రాన్ని నేను మీకు ఇచ్చాను ఎందుకంటే ఇది 50Ω ఈ 50Ω ను ఉపయోగించడం మంచిది కాబట్టి ఈ వెడల్పు ఒకేలా ఉంటుంది మరియు ఇప్పుడు మనం చిప్ ఇండక్టర్ను ఉంచాము మరియు ఇప్పుడు మనం ఇక్కడ చిప్ కెపాసిటర్ను ఉంచాలి ఇప్పుడు మైక్రో స్ట్రిప్ లైన్లో గ్రౌండింగ్ నేను మీకు చెప్పినట్లుగా PTH ను వాడవచ్చు దీనిని ప్లేటెడ్ త్రూ హోల్ అని పిలుస్తారు అయితే మీరు నేను ఒక్క PTH ను ఉపయోగించలేదని ఇక్కడ చూస్తే బహుళ PTH ను ఉపయోగించాను అని మీరు గమనించవచ్చు కాబట్టి బహుళ PTH ఉంచడానికి లేదా ప్లేటెడ్ త్రూ హోల్ పెట్టడానికి కారణం ఏమిటి ఇప్పుడు మీకు చెప్తాను మనము ఏమి చేస్తున్నాము మీరు ఒక నిర్దిష్ట PTH ను మాత్రమే ఉపయోగిస్తే ఇక్కడ చూపిన 6 ని ఉపయోగించకుండా మీరు ఒక్కదాన్ని మాత్రమే ఉపయోగిస్తే ఏమి జరుగుతుంది ఇది సబ్స్ట్రేట్ యొక్క పై భాగం మరియు సబ్స్ట్రేట్ యొక్క దిగువ భాగం అంతా గ్రౌండ్ అని మరియు ప్రాథమికంగా ఈ కెపాసిటర్ గ్రౌండింగ్ చేయబడాలని పేర్కొనండి కాబట్టి మీరు ఏమి చేస్తారు మీరు ప్లేటెడ్ త్రూ హోల్ పెట్టారు మరియు ఈ హోల్ ద్వారా ఏమి జరుగుతుంది మరియు ప్లేటెడ్ త్రూ హోల్ సాంకేతిక పరిజ్ఞానం ఏమిటి ప్రాథమికంగా మీరు PCB తయారీదారునికి ఇవ్వవచ్చు వారు మీ కోసం PCB ని తయారు చేస్తారు మరియు మీరు ప్లేటెడ్ త్రూ హోల్ లో ఉంచాలి కాబట్టి ప్రాథమికంగా ఆ రంధ్రంలో రాగి దాని చుట్టూ ఉంచబడుతుంది కాబట్టి టాప్ కనెక్షన్ గ్రౌండ్ కనెక్షన్కు కనెక్షన్ అవుతుంది కానీ ఇప్పుడు సబ్స్ట్రేట్ నిర్దిష్ట ఎత్తు ఉంది కాబట్టి వాస్తవానికి ఈ నిర్దిష్ట రంధ్రం ఈ పాయింట్ నుండి గ్రౌండ్ పాయింట్కు ఒక ఇండక్టెన్స్ను జోడిస్తుంది కాబట్టి వాస్తవానికి మీరు ఒక్కదాన్ని మాత్రమే ఉంచితే సర్క్యూట్ ఒక చిప్ కెపాసిటర్ సిరీస్లో ఇక్కడ నుండి గ్రౌండ్ కి ఇండక్టర్ ను చూస్తుంది మరియు ఈ ఇండక్టర్ 0 5 nH నుండి 1 nH వరకు ఉంటుంది మరియు అధిక ఫ్రీక్వెన్సీ వద్ద ఇది డిజైన్లో చాలా హానికరం అని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి వీటిలో 6 ఉంచడం ద్వారా మనం ఇక్కడ ఏమి చేసాము కాబట్టి ఏమి జరిగింది కాబట్టి ఇక్కడ నుండి గ్రౌండ్ కి 1 ఇండక్టర్ ఉంటుంది దీనికి మరొక ఇండక్టర్ ఉంటుంది కాబట్టి మనకు ఇప్పుడు సమాంతరంగా 6 ఇండక్టర్ లు ఉన్నాయి మరియు సమాంతరంగా ఇండక్టర్ లు ఉండడం వలన అక్కడ ఇండక్టర్ విలువ తగ్గుతుంది మరియు ఇండక్టర్ విలువ Z jωL ను తగ్గిస్తే అది తగ్గిపోతుంది మరియు అది షార్ట్ సర్క్యూట్కు దగ్గరగా ఉంటుంది ఇప్పుడు ఈ చిప్ భాగాలు అయినా చిప్ రెసిస్టర్ లేదా చిప్ ఇండక్టర్ కెపాసిటర్ అయినా అవి వేర్వేరు పరిమాణాలలో వస్తాయి సరే కాబట్టి మీరు చూసిన అనేక సార్లు 0402 లేదా 0603 0805 1206 మరియు మొదలైనవి చెబుతున్నారని మీరు గమనించవచ్చు ఇప్పుడు ఇవి ప్రాథమికంగా సాధారణ రెసిస్టర్ లేదా మీరు చూసిన సాధారణ ఇండక్టర్ వంటివి కావు ఒక సాధారణ రెసిస్టర్ ను చూస్తే ఒక రెసిస్టర్ కు అక్కడ రెండు లీడ్లు ఉన్నాయి లేదా ఇండక్టర్ మీరు ఒక ఇండక్టర్ను గమనించినట్లయితే వాటి చుట్టూ చుట్టిన చాలా పెద్ద ఇండక్టర్ విలువలు ను ఇస్తుంది ఇక్కడ మనకు చాలా చిన్న విలువలు కల ఇండక్టర్ లు మరియు కెపాసిటర్లు అవసరం మరియు అవి చిప్ రూపంలో లభిస్తాయి మరియు ఈ సంఖ్యలు నిజంగా చెప్పేది ఏమిటంటే వాస్తవానికి ఈ సంఖ్యలు వాటి పరిమాణాన్ని సూచిస్తుంది కాబట్టి మీరు ఏమి చూస్తున్నారు మొదటి రెండు అంకెలు మొదటి రెండు అంకెలు ప్రాథమికంగా మీకు ఇక్కడ ఒక పాయింట్ ఉంచడానికి సమానం కాబట్టి ఇది ఈ సంఖ్య అయితే ఇది 0 12"పొడవు ఇది సంఖ్య 0 04" పొడవు ఇప్పుడు మీకు 0 04" అయితే 1 మిమీకి అనుగుణంగా ఉంటుంది సరే 0 06" అయితే 1 5 మిమీకి అనుగుణంగా ఉంటుంది ఆపై చివరి రెండు అంకెలు ప్రాథమికంగా ఈ నిర్దిష్ట చిప్ భాగం యొక్క వెడల్పుకు అనుగుణంగా ఉంటాయి కాబట్టి అది 0 2 అయితే 0 02 "లేదా 0 03" లేదా 0 06 "మరియు మిల్లీమీటర్లో విలువను పొందడానికి మీరు దీన్ని 25 4 తో గుణించవచ్చు కాబట్టి ఏ ఫ్రీక్వెన్సీ వరకు ఏది ఉత్తమం మరియు ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చెప్పాలి కాబట్టి సాధారణంగా మాట్లాడినప్పుడు అధిక ఫ్రీక్వెన్సీ వద్ద 0402 ఉత్తమం కొద్దిగా తక్కువ మరియు తక్కువ మరియు తక్కువ కాబట్టి మీరు అధిక ఫ్రీక్వెన్సీ వద్ద డిజైన్ చేస్తుంటే 2 5 GHz వరకు 0402 కన్నా 0603 ఉత్తమం అని వ్యాఖ్యను ఇక్కడ వ్రాశాను ఎందుకంటే ఇది అధిక పవర్ రేటింగ్ కలిగి ఉంది కాబట్టి సాధారణంగా ఇది అధిక ఫ్రీక్వెన్సీ వద్ద పనిచేస్తుంది ఇది కొంచెం తక్కువగా ఉంటుంది అయితే ఇప్పటికీ ఇవి GHz ఫ్రీక్వెన్సీ పరిధిలో కూడా మంచివి కాని పవర్ డిసిప్పేషన్ రేటింగ్ చాలా తక్కువ గా ఉంటుంది కాబట్టి సాధారణంగా 0402 లేదా 0603 ఈ విలువలు 0 1 W మాత్రమే నిర్వహించగలవు అయితే మీరు మైక్రోవేవ్ సర్క్యూట్లతో వ్యవహరించేటప్పుడు అనేక సందర్భాల్లో మీరు అవుట్పుట్ పవర్ దృష్టితో చూడకపోతే భయపడకండి మీరు ఇన్పుట్ పవర్ ను చూస్తున్నట్లయితే అధిక పవర్ స్థాయిలు 1 మెగావాట్ లేదా 10 మెగావాట్స్ క్రమం కావచ్చు అధిక పవర్ యాంప్లిఫైయర్ చివర దశ లో తప్ప 1 W లేదా 10 W లేదా 100 W కావచ్చు కాబట్టి ఖచ్చితంగా దయచేసి ఇంపిడెన్స్ మ్యాచింగ్ కోసం ఈ కాంపోనెంట్స్ ను ఉపయోగించవద్దు కాబట్టి ఇప్పుడు సింగిల్ స్టబ్ మ్యాచింగ్ అని పిలువబడే మరొక పథకాన్ని పరిశీలిస్తాము కాబట్టి ఇక్కడ ఉన్న ఉదాహరణలలో మనం షార్ట్ సర్క్యూట్ చేసిన స్టబ్ను ఉపయోగిస్తున్నాము మైక్రోస్ట్రిప్ టెక్నిక్లో మనం సిరీస్ స్టబ్ మ్యాచింగ్ను ఉపయోగించవద్దని ఇక్కడ పేర్కొనాలనుకుంటున్నాను మీరు మీ విద్యుదయస్కాంత వేవ్ కోర్సు లో సిరీస్ స్టబ్ మ్యాచింగ్ లేదా షంట్ స్టబ్ మ్యాచింగ్ అధ్యయనం చేసి ఉండవచ్చు మైక్రోస్ట్రిప్లో మనము సిరీస్ స్టబ్ను ఉపయోగించము మనము షంట్ స్టబ్ మ్యాచింగ్ను ఉపయోగిస్తాము అది గ్రహించడం చాలా సులభం మీరు ఇక్కడ చూడవచ్చు ఇదంతా ఇంపిడెన్స్ మ్యాచింగ్ టెక్నిక్ దీనికి ఏ ఇండక్టర్ లేదా ఏదైనా కెపాసిటర్ అవసరం లేదు కాని మనం దీన్ని ఎలా చేయవచ్చో దశల వారీగా చూద్దాం కాబట్టి ఇక్కడ ఉదాహరణ ZL 60 j 80 Ω గా పరిగణించండి మరియు అది Z0 50 Ω తో నార్మలైస్ చేయబడాలి కాబట్టి నార్మలైస్ విలువ 6050 1 2 8050 1 6 ఇప్పుడు మీరు ఈ విలువను స్మిత్ చార్టులో గుర్తించవచ్చు కాబట్టి ఈ విలువ 1 2 మీరు ఇక్కడ గుర్తించినట్లయితే మీరు j మీరు క్రిందికి వెళ్ళండి మరియు విలువ ఇక్కడ zL అవుతుంది ఇప్పుడు ఇక్కడ మనము ఇంపిడెన్స్ మ్యాచింగ్ కోసం చర్చించిన అన్ని పద్ధతులు వర్తించవు కాబట్టి దయచేసి రెండు పద్ధతుల మధ్య కన్ఫ్యూజ్ చెందకండి కాబట్టి ఇక్కడ మీరు zL ను కనుగొంటారు ఇప్పుడు దీనిని సెంటర్ పాయింట్గా మరియు ఇక్కడ వ్యాసార్థం గా పరిగణించండి మీరు ఈ ప్రత్యేక వృత్తాన్ని గీయండి సరే కాబట్టి మీరు రెండో దశలో వృత్తాన్ని గీయండి సరే కాబట్టిఇప్పుడు ఇక్కడ నుండి తదుపరి దశలో మీరు డయాగోనల్లీ వ్యతిరేక బిందువును తీసుకోండి ఇది yL అవుతుంది కాబట్టి అది 3 వ దశ అవుతుంది ఇప్పుడు ఈ ప్రత్యేక సమయంలో ఇది yL మీరు ఏమి చేస్తారు మనము సింగిల్ స్టబ్ మ్యాచింగ్ చేయాలి కాబట్టి ఈ సమయంలో ఇది zL అంటే ఏమిటి మరియు ఇప్పుడు మనము yL కి చేరుకున్నాము మరియు మనము ఎందుకు అలా చేసాము అంతకు మునుపు మీరు స్థిరమైన r సర్కిల్కు లేదా స్థిరమైన g 1 సర్కిల్కు వెళ్లాలి ఇక్కడ అలాంటిదేమీ లేదు సరే కాబట్టి ఇక్కడ మనం దీనికి వెళ్తాము మరియు ఇప్పుడు స్మిత్ చార్టులో ఇది జనరేటర్ వైపు మెజర్మెంట్ అని వ్రాయబడిందని మీరు గమనించవచ్చు లేదా ఇక్కడ ఈ పాయింట్ లోడ్ వైపు కొలత అవుతుంది కాబట్టి లోడ్ నుండి మనం జనరేటర్ వైపు వెళ్తున్నాము లేదా మనము యాంప్లిఫైయర్ వైపు కదులుతున్నాము కాబట్టి ఈ నిర్దిష్ట సమయంలో ఈ సర్కిల్ వెంట r 1 సర్కిల్ వచ్చేవరకు కదులుతూ ఉంటారు కాబట్టి ఈ ప్రత్యేక పాయింట్ కు రండి కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడకు మనం లైన్ పొడవును జోడించాలి మనము లైన్ పొడవును ఎలా కొలుస్తాము లేదా లెక్కించాలి మీరు ఏమి చేస్తారు ఇక్కడ నుండి మీరు కేంద్రం నుండి ఎక్కడ కట్ చేసిందో అక్కడకు గీతను గీయండి మీరు దానిని ఇక్కడ ఉంచండి మరియు మీరు ఇక్కడ నుండి ఇక్కడకు పొడవును కొలవండి ఈ విషయాలన్నీ వాస్తవానికి స్మిత్ చార్టులో ప్రస్తావించబడ్డాయి కాబట్టి ఇది మీరు ఇక్కడ చూడగలిగే పాయింట్ అని అనుకుందాం నేను ఇక్కడ ఈ నిర్దిష్ట పాయింట్ను ఓపెన్ సర్క్యూట్గా మరియు ఈ పాయింట్ను షార్ట్ సర్క్యూట్గా చూపించాను నేను అలా ఎందుకు చేశాను ఎందుకంటే మనము షంట్ స్టబ్ ఉపయోగించి అన్ని మ్యాచింగ్ చేస్తున్నాము కాబట్టి షంట్లో మనం ఆ షంట్ను అది y లో ఉన్నప్పుడు మాత్రమే జోడించవచ్చు కాబట్టి y లో y 0 ఓపెన్ సర్క్యూట్ y ∞ షార్ట్ సర్క్యూట్ ను సూచిస్తుంది మరియు ఇక్కడ నుండి కూడా నేను ప్రస్తావించాలనుకుంటున్నాను కాబట్టి మీరు ఇక్కడ ఈ స్కేల్ను చూస్తే అది మీకు 0 0 25 గా చూపిస్తుంది మరియు 0 5 కి తిరిగి వస్తుంది కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడకు సగం అంటే 0 125 గా ఉంటుంది కాబట్టి మీరు ఈ విలువను గుర్తించవచ్చు ఈ విలువను గుర్తించండి వ్యత్యాసాన్ని తీసుకోండి మరియు అది L1 0 1126 గా వస్తుంది కాబట్టి మీరు లోడ్ వద్ద ఏమి చేస్తారు మనము జనరేటర్ వెంట కదులుతున్నాము కాబట్టి మీరు దీని వెంట వెళ్లండి ఇప్పుడు ఇవన్నీ కూడా 50 Ω లైన్ అని గుర్తుంచుకోండి మీరు ఈ నిర్దిష్ట విషయం వెంట కదులుతున్నారు కాబట్టి ఆ పొడవు విలువ 0 1126 గా ఉంటుంది మరియు మనము ఈ నిర్దిష్ట పాయింట్ కు చేరుకున్నాము ఇప్పుడు గుర్తుంచుకోండి ప్రతిదీ y లో ఉంటుంది సరే కాబట్టి y1 దేనికి సమానం 1 j 1 దయచేసి ఇది 1 అని నిర్ధారించుకోండి సరే అది మళ్ళీ 1 కాకపోతే మీరు ఏదో తప్పు చేసారు అని గమనించండి ఇప్పుడు మీరు j 1 45 అనే సంబంధిత విలువను గుర్తించండి ఇప్పుడు మన యొక్క లక్ష్యం ఏమిటి మన లక్ష్యం కేంద్ర బిందువు అయిన బుల్ ఐ ను చేరుకోవడం గా పేర్కొనండి కాబట్టి ఇక్కడ నుండి మనం ఈ నిర్దిష్ట విషయం వెంట వెళ్ళాలి కాని ట్రాన్స్మిషన్ లైన్ ఉపయోగించి మనం కూడా అదే పని చేయగలము ఎలా చేయగలమో చూద్దాం కాబట్టి ఇది j 1 45 గా పరిగణించండి కాబట్టి మనం ఈ విలువ కు j 1 45 ను జతచేయాలి మరియు ఆ మైనస్ అడిషన్ ను షంట్లో చేయాలి ఎందుకంటే మనం y లో ఏదో జతచేస్తున్నాము కాబట్టి మీరు ఏమి చేస్తారు మీరు స్మిత్ చార్టులో ప్లస్ 1 కాదు j 1 45 ను గుర్తించండి కానీ j 0 j ఎందుకంటే 1 అవుతుంది మీరు ఏమీ జోడించాల్సిన అవసరం లేదు కాబట్టి j 1 45 వాస్తవానికి ఈ విషయం సర్కిల్ వెలుపల ఉంటుంది కాబట్టి మీరు ఈ పాయింట్ను ఇక్కడ గుర్తించారు దీని విలువ j 1 45 గా ఉంది ఆపై మీరు ఏమి చేస్తారు మీరు ఇక్కడ నుండి గీతను గీయండి మరియు ఇది షార్ట్ సర్క్యూట్ లైన్ అయితే మీరు ఈ విషయాన్ని ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకు వెళ్ళండి ఎందుకంటే ఇది షార్ట్ సర్క్యూట్ పాయింట్ అవుతుంది నేను ఓపెన్ సర్క్యూట్ స్టబ్ కోసం డిజైన్ను ఇక్కడ ఇస్తాను కాబట్టి మీరు షార్ట్ సర్క్యూట్ చేసిన స్టబ్ను ఉపయోగించిన ఉదాహరణ తీసుకున్నందున ఈ నిర్దిష్ట విషయాన్ని షార్ట్ సర్క్యూట్గా తీసుకోవాలని నిర్ణయించుకుంటారు కాబట్టి షార్ట్ సర్క్యూట్ నుండి ఇక్కడ ఈ పాయింట్ గుర్తించండి మనము జనరేటర్ వైపు వెళ్తున్నాము కాబట్టి ఒకవేళ మనము జనరేటర్ వైపు వెళితే j 1 45 గా ఉండే ఈ ప్రత్యేక పాయింట్ వద్ద ఆగిపోతాము ఈ పొడవు ను గుర్తించండి మళ్ళీ మీరు ఇక్కడ నుండి ఇక్కడికి పొడవు గుర్తించండి మరియు ఆ పొడవు L2 అవుతుంది ఈ విలువను ఇక్కడ గుర్తించండి కాబట్టి ఇప్పుడు ఈ పొడవు L2 ఇది 0 096 మరియు ఇది ఇక్కడ షార్ట్ చేయబడింది కాబట్టి ఈ పొడవు L2 అవుతుంది కాబట్టి షార్ట్ సర్క్యూట్ను మనం ఎలా గ్రహించగలం మళ్ళీ షార్ట్ సర్క్యూట్ ద్వారా ఇప్పుడు నేను ఒకే సింగిల్ ద్వారా మాత్రమే చూపించాను కాని మీరు నిజంగా రెండు లేదా రెండు PTH ద్వారా చూపించవచ్చు మరియు ఆ పొడవు L2 కు సమానం అవుతుంది కాబట్టి డిజైన్ను చూద్దాం మనకు ఇక్కడ ఉన్నది తెలియని ఇంపిడెన్స్ గా పరిగణించండి ఈ తెలియని ఇంపిడెన్స్ నుండి మనము ఈ ప్రత్యేక వృత్తం వెంట రిఫ్లెక్షన్ తీసుకున్నాము దాని వ్యాసార్థం దీని ద్వారా ఇవ్వబడుతుంది కాబట్టి మీరు ఈ వ్యతిరేక స్థానానికి వెళ్లండి కాబట్టి ఇప్పటి వరకు మనము 1 నుండి 2 వరకు 3 కి చేరుకున్నాము అప్పుడు yL నుండి మీరు ఈ ప్రత్యేక వృత్తానికి చేరుకునే వరకు మీరు అదే వృత్తం వెంట కదులుతారు y1 విలువను గుర్తించండి మరియు ఇక్కడ ఇది ప్రత్యేక పాయింట్ ఈ నిర్దిష్ట పనిని ఇక్కడ నుండి చేయడం ద్వారా మనము ఇక్కడకు వచ్చాము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 45 గా వస్తుంది మరియు ఇక్కడ నుండి మనము ఈ ప్రత్యేక బిందువును గమనిస్తున్నాం కాబట్టి ఇన్పుట్ ఇంపిడెన్స్ మనము ఇక్కడ గమనించాలి లేదా మీరు ఇక్కడ నుండి ఇన్పుట్ అడ్మిటెన్స్ ను గమనించవచ్చు మరియు దాని విలువ మీరు ఏమి చేయాలి కాబట్టి షార్ట్ సర్క్యూట్ ప్రారంభ స్థానం నుండి మనము ఇక్కడ ఈ ప్రత్యేక స్థానానికి చేరుకుంటాము కాబట్టి దీనితో ప్రాథమికంగా డిజైన్ పూర్తి అయిందని పరిగణించవచ్చు ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ లైన్ కు బదులుగా ఈ మొత్తానికి మరొక ఉదాహరణ తీసుకుంటాము ఈసారి మనము ఓపెన్ సర్క్యూట్ లైన్ తీసుకుంటాము మరియు తరువాత సాధ్యమయ్యే వైవిధ్యాలు ఏమిటో కూడా పరిశీలిస్తాము కాబట్టి ఓపెన్ సర్క్యూట్ ఉపయోగించి నేను అదే సమస్యను తీసుకున్నాను కాబట్టి ZL మునుపటిలాగే ఉంటుంది అదే Z0 సాధారణీకరించబడిన 1 6 విలువలే పరిగణలోకి తీసుకున్నాము కాబట్టి అవి చాలా సారూప్యమైన దశల వారీగా చూద్దాం కాబట్టి ఈ భాగం కూడా చాలా సిమిలర్ గా ఉంటుంది కాబట్టి స్మిత్ చార్టులో zL గుర్తించండి ఈ ప్రత్యేక దూరాన్ని వ్యాసార్థం గా పరిగణించి వృత్తాన్ని గీయండి ఇది దశ 2 ఆపై డయాగోనల్ బిందువు అయిన yL ను తీసుకోండి ఇది దశ 3 yL నుండి మీరు దీని వెంట కదులుతూ y1 కి చేరుకుంటారు ఇప్పుడు ఈ సమయం వరకు ఇది అంతా మునుపటి సందర్భంలో మాదిరిగానే ఉంటుంది కాబట్టి ఏమాత్రం మార్పు లేదు కానీ ఇప్పుడు మార్పు ఏమిటంటే మనం జోడించాలి జోడించాల్సినవి ఏమిటి మనము ఈ ప్రత్యేక పాయింట్ j 1 కాబట్టి మీరు మునుపటిలా j 1 45 ను గుర్తించండి కాని ఇప్పుడు మనకు ఓపెన్ సర్క్యూట్ చేసిన స్టబ్ ఉంది ఓపెన్ సర్క్యూట్ స్టబ్ పాయింట్ ఎక్కడ ఉంది ఇది ఓపెన్ సర్క్యూట్ పాయింట్ గా పరిగణించండి సరే కాబట్టి ఇక్కడ నుండి ఈ దిశలో కదలకండి ఎందుకంటే ఇది లోడ్ వైపు కదలిక ఎందుకంటే మనం జనరేటర్ వైపు వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నుండి మీరు దీని వెంట కదులుతారు మరియు ఇది మరియు ఈ పొడవు ఈ పొడవు 0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 కాబట్టి వాస్తవానికి ఈ నిర్దిష్ట విషయాన్ని ఇక్కడ ఉంచడం ద్వారా డిజైన్ పూర్తవుతుంది సరే కాబట్టి మీరు ఎప్పుడు ఏది ఉపయోగించాలో తెలుసుకొని ఆశ్చర్యపోవచ్చు నిజానికి ఈ నిర్దిష్ట డిజైన్ కోసం నేను ఈ నిర్దిష్ట పరిష్కారాన్ని సిఫారసు చేయను షార్ట్డ్ స్టబ్ ఉపయోగించడం మంచిది దానికి కారణం ఏమిటంటే ఈ పొడవు చాలా పెద్దది ఇది ఇప్పుడు 0 346 మునుపటి సందర్భంలో పొడవు 0 కాబట్టి మిమ్మల్ని బట్టి సమస్య ఏమిటో ఎల్లప్పుడూ చూడాలి మరియు తదనుగుణంగా మీరు పరిష్కారాన్ని ఎన్నుకోవాలి కాబట్టి ఓపెన్ సర్క్యూట్ స్టబ్ను ఉపయోగించటానికి బదులుగా షార్ట్ సర్క్యూట్ స్టబ్ను ఉపయోగించడం మంచి పరిష్కారం ఎందుకంటే ఆ షార్ట్ సర్క్యూట్ స్టబ్ యొక్క పొడవు ఇక్కడ కంటే 0 25 చిన్నదిగా ఉంటుంది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 ZL ఇక్కడ ఎక్కడో ఉంటే సరే మీరు ఏమి చేస్తారు కాబట్టి ఈ విషయాన్ని పరిశీలిద్దాం కాబట్టి ఇక్కడకు బదులుగా ZL ఇక్కడ ఉంది అని పరిగణించండి సరే కాబట్టి మనము ఇక్కడ zL ను గుర్తించాము అప్పుడు మనం ఏమి చేయాలి మనము ఈ విధంగా సర్కిల్ ను గీయండి అది ఇప్పుడు కొంచెం పెద్ద సర్కిల్ అవుతుంది కాబట్టి అక్కడ నుండి zL మీరు డయాగ్నల్ వ్యతిరేక బిందువు గా పరిగణిస్తారు మరియు అది ఈ ప్రత్యేక పాయింట్ వద్ద ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుండి మీరు ఈ దిశలో వెళ్ళాలి ఎందుకంటే మీరు జనరేటర్ డిజైన్ వైపు వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నుండి మీరు సర్కిల్ దాటే వరకు కదులుతారు కాబట్టి మీరు ఈ పాయింట్ దాటడానికి ఈ మొత్తం మార్గంలో వెళ్ళవలసిన అవసరం లేదు ఈ పాయింట్ ని దాటడం కూడా మీరు దాటిన ఈ సర్కిల్లో ఎక్కడైనా ఆమోదయోగ్యమైనది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 కాబట్టి y2 విలువ1 అని మరియు ఇప్పుడు విలువ మైనస్ అని చెప్పగలను కాబట్టి ఈ విలువ 1 j b అవుతుంది ఇక్కడ b అనేది సంబంధిత ఇమాజినరీ పార్ట్ అవుతుంది కాబట్టి ఇది 1 j b కాబట్టి మీరు స్మిత్ చార్టులో j b ని గుర్తించండి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 కాబట్టి ఇప్పుడు మీరు ఏది మంచిదో చూడాలి మీరు ఓపెన్ సర్క్యూట్ నుండి ప్రారంభించడం మంచిది ఎందుకంటే మీరు ఈ పాయింట్ కు వెళ్ళాలి కాబట్టి మీరు ఒక చిన్న సెట్ గెట్ స్టబ్ తీసుకుంటే ఈ పొడవు చాలా తక్కువగా ఉంటుంది అప్పుడు మీరు అన్ని వైపులా కదల వచ్చు కాబట్టి ఈ నిర్దిష్ట సమస్య కోసం zL ఇక్కడ ఎక్కడో ఉందని పరిగణించండి ఆపై ఈ పాయింట్ కు చేరుకోండి ఇక్కడకు వెళ్ళండి ఈ పాయింట్ వద్ద ఆగి విలువను గుర్తించండి ఇక్కడ పాయింట్ను గుర్తించండి ఆపై మీరు ఓపెన్ సర్క్యూట్ స్టబ్ను ఉపయోగించవచ్చు కాబట్టి ఈ నిర్దిష్ట సమస్యకు ఇది మంచి పరిష్కారం కాదు ఎందుకంటే ఇది పెద్ద పొడవును ఉపయోగిస్తుంది షార్ట్ సర్క్యూట్ చేసిన విషయం మంచి ఎంపిక కానీ నేను మీకు చూపించిన డిజైన్ ఓపెన్ సర్క్యూట్ స్టబ్ కోసం మంచిది ఎందుకంటే ఇది తక్కువ పొడవు ఉన్న దానిని ఉపయోగిస్తుంది గత కొన్ని ఉపన్యాసాలలో మనము స్మిత్ చార్ట్ ఉపయోగించి వివిధ లాస్లెస్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ నెట్వర్క్ గురించి చర్చించాము లంపుడ్ ఎలిమెంట్స్ ఉపయోగించి మనము రెండు కాన్ఫిగరేషన్ల గురించి చర్చించాము ఒకటి లో పాస్ నెట్వర్క్ మరొకటి హై పాస్ నెట్వర్క్ పరిగణించాము ఈ రెండు విధానాల యొక్క ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు ఏమిటో కూడా నేను ప్రస్తావించాను ఆ తరువాత నేను సింగిల్ స్టబ్ మ్యాచింగ్ టెక్నిక్ గురించి చర్చించాం దీనిలో ఇంపిడెన్స్ మ్యాచింగ్ చేయడానికి ట్రాన్స్మిషన్ లైన్తో పాటు షంట్ స్టబ్ ఉంచబడుతుంది కాబట్టి తరువాతి ఉపన్యాసంలో నేను ABCD మరియు S పారామితుల గురించి తరువాత మైక్రోవేవ్ సర్క్యూట్ యొక్క వివిధ అనువర్తనాల గురించి చర్చించుకుందాం కాబట్టి అప్పటి వరకు బై తదుపరి ఉపన్యాసంలో మిమ్మల్ని చూస్తాము బై